లెక్చర్ నెంబరు 8 NPTEL ఆన్ లైన్ సర్టిఫికేషన్ కోర్సుకు స్వాగతం బయో రియాక్టర్లు చివరి లెక్చర్ పూర్తి చేసిన తర్వాత ఎంజైమ్ ఇన్హిబిషన్లో ఒక సమస్యను మనం గమనించాము ఆ లెక్చర్లో నే మూడు రకాల ఇన్హిబిటార్స్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ వంటి మూడు రకాల ఇన్హిబిటార్స్ను మనం గమనించాం మొదటి సందర్భంలో ఎంజైమ్కు బంధించబడ్డ ఇన్హిబిటర్ రెండో సందర్భంలో ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ కు బంధించబడ్డ ఇన్హిబిటర్ మరియు మూడో సందర్భంలో నేను చివరి రెండింటిని మిక్స్ చేశాను అని నేను అనుకుంటున్నాను అయితే ఇన్హిబిటర్ బైండ్ లు తేడాను కనపరేట్ చేశాయి అప్పుడు మనం ఒక సమస్యను చూశాము ఇది మనకు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ లెక్చర్లో ఆ సమస్య గురించి తెలుసుకుందాం ప్రాక్టీస్ సమస్య 2 2 ఒక ఎంజైమ్ సాధారణంగా ఒక పదార్థం S ఒక ఉత్పత్తి P గా మార్చడంలో మైఖేలీస్ మీన్ ప్రవర్తనను ప్రదర్శిస్తుంది పై మార్పిడి కోసం దాని మైకేలిస్ మెంటేన్ పరామితులను విభిన్న కాన్సంట్రేషన్ల వద్ద మరొక పదార్థం I సమక్షంలో అంచనా వేయబడినప్పుడు ఇది ఈ క్రింది డేటాను ఇచ్చింది ఇన్హిబిషన్ యొక్క రకాన్ని మరియు నిరోధక కాన్స్టాంట్ మైఖేలీస్ మెంటన్ ప్యారామీటర్స్ V m మరియు K m లు విభిన్న ఇన్హిబిటర్ కాన్సంట్రేషన్ల వద్ద ఈ టేబుల్ లో ఇవ్వబడ్డాయి ఇప్పుడు మనం దాని గురించి ఎలా తెలుసుకోవాలి మన రెగ్యులర్ ప్రశ్నలు అడుగుదాం ఏం కావాలి టైపు అఫ్ ఇన్హిబిషన్ మరియు ఇన్హిబిషన్ కాన్స్టాంట్ k I తెలిసిన లేదా ఇవ్వబడ్డ మైకేలేస్ మెండెన్ ప్యారామీటర్స్ V m మరియు K m పై విభిన్న ఇన్హిబిటర్ కాన్సంట్రేషన్లు ఇవ్వబడ్డాయి మరియు ఏమి ఇవ్వబడ్డ దానికి అవసరమైన దానిని ఎలా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది విభిన్న రకాల ఇన్హిబిటార్స్ కొరకు Iతో V m మరియు K లు విభిన్నంగా మారడాన్ని మనం చూశాం కాంపిటీటివ్ ఇన్హిబిషన్ కొరకు K m సవరించబడుతుంది నాన్ కాంపిటీటివ్ నిరోధానికి V M సవరించబడుతుంది మరియు నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ కొరకు V m మరియు K m రెండింటికీ ఈ విధంగా సవరించబడింది ఇదియే సారాంశం ఇన్హిబిషన్ రకాలు కాంపిటీటివ్ నాన్ కాంపిటీటివ్ కాంపిటీటివ్ చేయలేని రకాలుగా ఉంటుంది కాంపిటీటివ్ తత్వపు ఇన్హిబిషన్ విషయంలో V m అలానే ఉంటుంది అయితే K m మారుతుంది కాంపిటీటివ్ తత్వేతర v m విషయంలో మార్పు లు అయితే K m మారదు మరియు నాన్ కాంపిటీటివ్ V m మరియు K రెండూ కూడా మారతాయి కాబట్టి ఇక్కడ ఏయే మార్పులు చోటు చేసుకోవాలి ఇప్పుడు మనం డేటాను పరిశీలించినట్లయితే మనం డేటాను తనిఖీ చేసినట్లయితే V m Iతో మారదు అయితే K m మారుతుంది దీనిని ఇక్కడ మీకు చూపించనివ్వండి ఈ డేటా ఇలా ఉంది ఇన్హిబిటర్ కాన్సంట్రేషన్ మారినప్పుడు 0 0 5 1 5 మరియు 10 V మాక్స్ 0 33 వద్ద ఒకేవిధంగా ఉంటుంది అయితే K m మారింది ఇది మనం చూశాం ఇంతకు ముందు మనం ఏమి చెప్పాం మరియు ఈ డేటా మనకు చూపిస్తుంది ఇది స్పష్టంగా కాంపిటీటివ్ నిరోధానికి సంబంధించిన విషయం తద్వారా ఇది నేరుగా ముందుకు సాగవచ్చు అది మొదటి ప్రశ్న అది ఎటువంటి కాంపిటీటివ్ అందువల్ల కాంపిటీటివ్ ఇన్హిబిషన్ కొరకు ఈ Km కొత్త K m KmKm1IKI KmKmKII Km నేను y mx c అనే రూపంలో రాశాను ఇక్కడ డేటా యొక్క సెట్ తో మేం డీల్ చేస్తున్నాము అనే విషయాన్ని గుర్తుంచుకోండి అందువల్ల డేటాతో మనం ఎప్పుడు డీల్ చేసినా డేటా యొక్క మొత్తం సెట్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది మనం అక్కడ నుండి పాయింట్లను ఎంచుకున్నట్లయితే డేటా సేకరణలోని దోషాలు నేరుగా బదిలీ చేయబడ్డ మరియు బహుశా ఆవర్థనం పొందవచ్చు ఒకవేళ మీరు డేటా పాయింట్ని ఉపయోగిస్తున్నట్లయితే ఇది తప్పుగా ఉన్నట్లయితే అప్పుడు అంచనాలు పెద్దమొత్తంలో ఉంటాయి మనం పని చేయడానికి డేటా కలిగి ఉన్నప్పుడు డేటా యొక్క మొత్తం సెట్ను ఉపయోగించడానికి కారణం ఉంది మరియు మనం కనుగొనేందుకు మొత్తం డేటా సెట్ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాము ఏది అవసరం అయితే అది ఇన్హిబిషన్ కాన్స్టాంట్ దీనిని చేయడం కొరకు నేను దీనిని y సమానm x ప్లస్ c రూపంలో చూస్తున్నాను km is y I is x మరియు ఆ సందర్భంలో వాలు KmKI మరియు ఇంటర్ సెప్ట్ Km మా వద్ద Vm యొక్క డేటా ఉంది I యొక్క తేడాతో Km కాబట్టి నేనుఇండిపెండెంట్ x కో ఆర్డినేట్ Km సవరించబడ్డ Km అనేది y కో ఆర్డినేట్ మనం ఆ విధంగా ప్లాట్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ నుండి Km KI మరియు K m ఇంటర్సెప్ట్ నుండి పొందవచ్చు ఈ విషయాన్ని మనం ఇప్పుడే చెప్పాం దీనిని పునరావృతం చేయడం మంచిది డేటా యొక్క సెట్ ఉన్నప్పుడు అన్ని సంబంధిత వాటిని ఉపయోగించడం ఉత్తమం ఒకవేళ మనం Km వర్సెస్ Iని ప్లాన్ చేసినట్లయితే మీరు KmKI వలే వాలును పొందుతారు తద్వారా మనం KIని కనుగొనవచ్చు Km వర్సెస్ I యొక్క ఒక ప్లాట్ నుంచి ఈక్వేషన్ y 0 012x 0 12 ఈ సందర్భంలో y అనేది Km x అనేది I అందువల్ల కి ఈక్వేషన్ నుంచి ఇంటర్సెప్ట్ Km 0

012 కి ఇన్హిబిటర్ కాన్స్టాంట్